పునఃస్వాగతం మునుపటి ఉపన్యాసంలో సాహిత్యంలో లభించే రిసర్చ్ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో మేము దానిని ఎలా యాక్సెస్ చేయవచ్చో మొదట దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో మరియు తరువాత దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు ఆలోచించవచ్చు మరియు మేము మిమ్మల్ని అక్కడ లభ్యమయ్యే సాహిత్యం పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము మీకు సాహిత్యాన్ని కొద్దిగా పరిశీలించడానికి అలా చేయడానికి మేము ఉన్న మా సాధారణ దశలో ఒక ఇన్ట్యూటిటివ్ దశలో ప్రారంభించాము మరియు దానిపై కొంత పని చేశాను మరియు నేను ఈ ఉపన్యాసంలో చెప్పాను ఈ ప్రత్యేక అంశంపై విషయాలపై పండితుల దృక్పథం గురించి మీకు మరింత తెలియజేస్తాను కాబట్టి స్కోలర్లీ వ్యూతో ముందుకు వెళ్దాం మునుపటి ఉపన్యాసంలో మేము లెఫ్ట్ స్టూడెంట్స్ రైట్ స్టూడెంట్స్ మరియు ఎడమ మరియు కుడి విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచే మార్గాలను చూస్తున్నాం స్కోలర్లీ వ్యూ సాధారణంగా ఓవర్ ఆర్చ్ ఫ్రేమ్వర్క్ లేదా థియరీ రైట్ ఆధారంగా ఒక అవగాహనను తెస్తుంది ఇది ఇదే మనం వెళ్లేటప్పుడు దీన్ని కొంచెం బాగా వివరిస్తాను మరియు సిద్ధాంతం యొక్క ఆమోదయోగ్యత ముఖ్యం సిద్ధాంతం ఉపయోగకరంగా ఉండటానికి ఇది సంబంధిత సహచరులకు ఆమోదయోగ్యంగా ఉండాలి మనం ఎక్కడి నుండి వస్తున్నామో అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిన ఒక ప్రయోగాన్ని చూద్దాం మనమందరం ఇంజనీర్లు భౌతికశాస్త్రం నుండి ఈ ప్రయోగం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది గెలీలియో యొక్క ప్రయోగం ఇక్కడ గెలీలియో పిసా టవర్ పై నుండి ఒక ఫిరంగి బంతిని మరియు ఈకను వదిలివేసింది గురుత్వాకర్షణ వలన త్వరణం అన్ని వస్తువులపై ఒకేలా ఉంటుంది అనే వాస్తవాన్ని నిర్ధారించిన ప్రయోగంగా ఇది ఇవ్వబడింది అయితే ఆ ప్రయోగం చేసిన పరిస్థితులు వాస్తవికమైనవి కాబట్టి పిసా టవర్ పైన ఫిరంగి బంతిని మరియు ఈకను ఒకే సమయంలో పడే వ్యక్తి వాస్తవిక పరిస్థితులు అది మనకు ఒక తరగతిని నేర్పడానికి సమానం గురుత్వాకర్షణ వలన కలిగే త్వరణం రెండు వస్తువులపై సమానంగా పనిచేస్తుంది అనే వాస్తవం సిద్ధాంత భాగం ఫ్రేమ్వర్క్ వివిధ విభిన్న వస్తువులలో కొన్ని అంశాలను సాధారణీకరించగలిగేలా మనకు అవసరమైన అవగాహన మరియు మొదలైనవి చాలా వరకు మరింత సాధారణం గురుత్వాకర్షణ కారక సమానత్వం కారణంగా ఈ త్వరణం మనం సిద్ధాంతం స్కోలర్లీ వ్యూ మరియు మొదలైన వాటిపై ఈ ప్రత్యేక ఉపన్యాసంలో చూడబోతున్నాం కాబట్టి మీకు ఈ ఆలోచన వచ్చింది ఒక ఆచరణాత్మక అంశం ఉంది ఒక ఫ్రేమ్వర్క్ కోణం ఉంది సైద్ధాంతిక అంశం ఉంది సైద్ధాంతిక అంశం చాలా మంచి పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది అన్ని వస్తువులపై గురుత్వాకర్షణ కారణంగా ఒకే త్వరణం యొక్క అవగాహన వివిధ డిజైన్లలో మరియు మొదలగునవి మనందరికీ తెలుసు ఇది విస్తృతంగా వర్తిస్తుంది కాబట్టి విస్తృతంగా వర్తించే అంశాలు మనం వెతుకుతున్నవి వాస్తవానికి మీరు అందరికీ అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేకమైన వీడియోను చూడాలనుకోవచ్చు నేను దీన్ని ఇక్కడ ప్లే చేయలేను ఇది ఒక గదిలో చేసిన అదే ప్రయోగాన్ని చూపిస్తుంది ఇది ఒక భారీ గదిని శూన్యంగా చేస్తుంది గాలి పూర్తిగా తొలగించబడుతుంది మరియు ఇది భారీ వ్యయాన్ని కలిగి ఉంటుంది మరియు మొదలగునవి ఆ పరిస్థితులలో వాస్తవానికి ఫిరంగి బంతి మరియు ఈక పడిపోయినప్పుడు అదే సమయంలో భూమికి చేరుకుంది ఇది చూడటానికి అద్భుతమైనది మరియు గురుత్వాకర్షణ కారణంగా త్వరణం అన్ని వస్తువులకు సమానంగా ఉంటుంది అనే సిద్ధాంతానికి ఇది ఒక ప్రయోగాత్మక నిదర్శనం కాబట్టి సిద్ధాంతం యొక్క దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా ఉపయోగించవచ్చో రెండింటినీ ఒకదానికొకటి అని పొరబడవద్దు సాధారణంగా సిద్ధాంతం గురించి ఆలోచిస్తే అవును అది సిద్ధాంతం ఇది ఆచరణలో వర్తించదు లేదు ఇది చాలా ప్రాథమిక పద్ధతిలో వర్తిస్తుంది విషయం ఏమిటంటే మీరు దానిని ఎలా ఉపయోగించాలో చూడటానికి తగినంత తెలివైనవారు కావాలి కాబట్టి దయచేసి దాన్ని పరిశీలించండి ఇక్కడ నేను చేయబోయేది ఏమిటంటే మేము లెఫ్ట్ స్టూడెంట్స్ మరియు రైట్ స్టూడెంట్స్ ఒక ఇన్ట్యూటిటివ్ వ్యూ చూశాము వారి అభ్యాస అవసరాలను తీర్చడం గురించి నేను చెప్పాను పండితుల సహకారంగా మార్చబడినప్పుడు అది ఎలా జరిగిందో చూద్దాం మరియు ఈ రకమైన ఆచరణాత్మక ప్రపంచాన్ని సైద్ధాంతిక ప్రపంచంతో వంతెన చేస్తుంది మరియు తరువాత మేము మరింత సిద్ధాంతంలోకి వెళ్తాము అక్కడ మీరు వర్తించేది అకస్మాత్తుగా పెద్ద కాన్వాస్ను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని చేయడానికి మేము ఇక్కడ వదిలిపెట్టిన చోటును ఎంచుకుందాం ఇది పూర్తి వీక్షణ నేను అనుకుంటున్నాను అవును చాలా మంచిది ఇది పరిశోదన పత్రం నేను ఒక తరగతిలో విద్యార్థులందరి అభ్యాసాన్ని మెరుగుపరిచే వ్యూహాల గురించి మాట్లాడుతున్నాను ఇది ఇటీవల యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యలో ప్రచురించబడింది నేను ఇక్కడ సంబంధిత భాగాలను మాత్రమే చదవబోతున్నాను మొదట ఒక సాధారణ అండర్గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ తరగతిలో విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాల గణాంక డిస్ట్రిబ్యూషన్ ఆ తరగతిలోని విద్యార్థులందరి అభ్యాసాలను ఏకకాలంలో మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన సవాలును కలిగిస్తుంది సాంప్రదాయిక బోధనా శైలులతో గణనీయంగా అధిక అభ్యాస సామర్ధ్యాలు కలిగిన విద్యార్థులు నెరవేరని సంభావ్యత కారణంగా సంతృప్తి చెందరు మరియు గణనీయంగా తక్కువ అభ్యాస సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు కోల్పోయినట్లు భావిస్తారు జీవ వ్యవస్థలలో రవాణా దృగ్విషయాలపై అండర్గ్రాడ్యుయేట్ కోర్ కోర్సులో సవాళ్లను పరిష్కరించడానికి కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ సవాలు వ్యాయామాలు మరియు ఇతరులతో సహా యాక్టివ్ లెర్నింగ్ వంటి అభ్యాస వ్యూహాల కలయిక అనుకూల సలహా సందర్భంలో ఉపయోగించబడింది యాక్టివ్ లెర్నింగ్ కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ సవాలు వ్యాయామాలు అనుకూల సలహా సందర్భం అనే పదాలను మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రభావాలను వరుసగా విద్యార్థుల కోర్సు ప్రదర్శనలు మరియు ఇన్పుట్ ద్వారా అంచనా వేస్తారు ఇది చాలా ముఖ్యం లేదా మీరు చెప్పే ఏదైనా డేటా ద్వారా బ్యాకప్ చేయబడాలి లేకపోతే ఇది పండితుల ఫ్రేమ్వర్క్లో నిజంగా ఆమోదయోగ్యం కాదు ఒక తరగతిలో విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాల డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎదురయ్యే సవాలును సమర్థవంతంగా పరిష్కరించడం సాధ్యమని ఫలితాలు చూపుతున్నాయి కాబట్టి దీనిలోని కొన్ని భాగాలను నేను చదువుతాను మీరు చదవచ్చు తరువాత మొత్తం కాగితాన్ని చదవండి నేను ఇక్కడ ఎక్కడో ప్రారంభిస్తాను విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాలలో గణాంక డిస్ట్రిబ్యూషన్ ఉంది ఈ పనిలో అభ్యాస సామర్ధ్యాలు సవరించిన బ్లూమ్స్ టాక్సానమీ Bloom's Taxonomy సూచనల యొక్క కాగ్నిటివ్ డొమైన్లోని సామర్ధ్యాలను రిమెంబర్ అండర్స్టాండ్ అప్లై అనలైజ్ ఎవాల్యూట మరియు క్రియేట్ చేయడం జీవ వ్యవస్థలలో రవాణా ప్రక్రియలు అనే నిర్దిష్ట అంశానికి వర్తింపజేయబడ్డాయి ప్రతి విద్యార్థికి అతని లేదా ఆమె బలం లేదా బహుమతి ఉన్న ప్రాంతాలు ఉన్నాయని తెలుసు అందులో అతను లేదా ఆమె అత్యధిక సామర్థ్య స్థాయిలకు సులువుగా ప్రాప్యత కలిగి ఉంటారు అక్కడ ఇచ్చిన సూచన ఇది ఇప్పుడు ఒక స్పష్టమైన విషయం కావచ్చు కానీ దీనికి మద్దతు ఇవ్వాలి ఇక్కడ కఠినమైన సూచన ఏదేమైనా బహుమతి అనేది ప్రాంత నిర్దిష్ట సూచన మరియు విద్యార్థుల బలాలు ఉన్న ప్రాంతాలు విద్యార్థుల అండర్గ్రాడ్యుయేట్ కోర్ కోర్సు ప్రాంతాలు లేదా కోర్సు ప్రాంతాలకు సంబంధించినవి కావు విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఇంజనీరింగ్ చేయడానికి ఎంచుకొని ఉండవచ్చు కారణాలు అక్కడ ఇవ్వబడ్డాయి అభ్యాస సామర్థ్యాల యొక్క గణాంక డిస్ట్రిబ్యూషన్ యొక్క మధ్యలో సగటు లేదా సగటు ఉన్న విద్యార్థులను ఈ పనిలో ఆవెరేజ్ విద్యార్థులు అని పిలుస్తారు గణాంక డిస్ట్రిబ్యూషన్ యొక్క స్వభావం నుండి ఒక తరగతిలో చాలా మంది విద్యార్థులు ఆవెరేజ్ విద్యార్థులు అని కూడా స్పష్టమవుతుంది ఏదేమైనా అధిక అభ్యాస నైపుణ్యాలను కలిగి ఉన్న విద్యార్థులు డిస్ట్రిబ్యూషన్ యొక్క కుడి వైపున ఉన్నవారు మరియు పరిమిత సామర్థ్యాలు లేదా ఇతర ఇబ్బందుల కారణంగా తక్కువ అభ్యాస నైపుణ్యాలను కలిగి ఉన్న విద్యార్థులు డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎడమ తీవ్రతలో ఉన్నవారు అటువంటి విధానం ద్వారా పెద్దగా సహాయం చేయరు హెచ్ఎల్ఎస్ యొక్క అకాడెమిక్ అభిరుచులు నెరవేరలేదు అయితే ఎల్ఎల్ఎస్ కోర్సులో కోల్పోయినట్లు అనిపిస్తుంది మరియు ఉత్తీర్ణత సాధించడానికి గణనీయంగా కష్టపడతారు అకాడెమిక్ అడ్వైజింగ్సలహా అనేది విద్యార్థుల విజయాన్ని నిర్ధారించడంలో మరియు గ్రాడ్యుయేషన్ రేటును పెంచడంలో కీలకమైన అంశం అకాడెమిక్ అడ్వైజింగ్సలహా ఒక సైద్ధాంతిక భావనగా మారుతుంది కొన్ని ఇతర అంశాలు యాక్టివ్ లెర్నింగ్ సైద్ధాంతిక భావన మరియు మొదలైనవి ప్రోయాక్టివ్ అడ్వైజింగ్సలహా అనేది అకాడెమిక్ ఇబ్బంది యొక్క మొదటి సూచన వద్ద విద్యార్థుల ప్రేరణను పెంచడానికి ఉద్దేశపూర్వక నిర్మాణాత్మక జోక్యం విద్యార్థులతో ఒకేసారి వారితో సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు వారు అభ్యర్థించే ముందు ఇది సమాచారాన్ని అందిస్తుంది కాబట్టి ఆచరణాత్మక పరిస్థితిని మెరుగుపరచడంలో భాగంగా చేసిన వివిధ పనులను మీరు చూస్తారు ఒక ప్రాక్టికల్ సవాలుకు ఈ సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్ ఉన్నాయి అప్పుడు విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవడానికి మరియు చాలా విస్తృతంగా వర్తింపజేయడానికి ఉపయోగించవచ్చు అది మొత్తం ఆలోచన కాబట్టి ఇక్కడే నేను ఆగిపోతాను ఆపై పరిశోధన పత్రాన్ని చదవడానికి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను నేను పూర్తి చేయబోయేది మీరు చేయగలిగిన కొన్ని విషయాలు CFA కోసం టేబుల్ 2 లోని వ్యాఖ్యలను చదవమని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను వ్యాయామం ఇది అతనికి ఎలా సహాయపడిందో నేను తరగతిలోని కొంత భాగాన్ని చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నాను మీరు C మరియు ఒక D చూస్తే వాస్తవానికి ఇది సహాయకరంగా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్న ఆశ్చర్యం ఇది కొంచెం మెరుగ్గా ఉందని అర్థం చేసుకోవడానికి మీరు ఈ పట్టిక ద్వారా వెళ్ళవచ్చు నేను మాట్లాడబోయే చివరి విషయం ప్రశ్నపత్రం రూపకల్పన సమతుల్యత అవసరం అని నేను చెప్పాను తరువాత మీకు చెప్తాను అని చెప్పాను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను లెఫ్ట్ స్టూడెంట్స్ సహాయం చేయడానికి ఇది చాలా అవసరం ఇది మొదట నేను మీకు ప్రామాణిక పేపర్ని చెప్తాను తరువాత లేదా ప్రామాణిక పేపర్ని మీకు చెప్పే ముందు డయాగ్నొస్టిక్ పరీక్ష ఇది అన్ని ఎల్ఎస్లను పూర్తిగా గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా కఠినమైన పరీక్ష అక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది మీరు దాని ద్వారా వెళ్ళవచ్చు అంటే అనుబంధం 1 అనుబంధం 2 2 నమూనా తుది పరీక్ష ఇది అసలు పరీక్ష ఇది ఉపయోగించబడింది ఎండ్ సెమిస్టర్ పరీక్ష 2016 లో ఉపయోగించబడింది ఆ తర్వాత ఈ మాన్యుస్క్రిప్ట్ ఖరారు చేయబడింది ఇది జీవసంబంధమైన వ్యవస్థలలో పరిమాణాత్మక కోర్సు రవాణా దృగ్విషయం అని మీరు ఇక్కడ చూడవచ్చు పరీక్షలో ప్రశ్నలు ఇచ్చే ప్రామాణిక మార్గం అన్ని స్థాయిలలోని వివిధ సమస్యలలో సమస్య ఇది కొంచెం కష్టం ఎందుకంటే ప్రోబ్లెమ్ సాల్వింగ్ అనేది ఉన్నత స్థాయి నైపుణ్యం మనం ఇప్పటికే చూశాము మరియు అందువల్ల ప్రారంభించడం మంచిది లేదా కొన్ని ప్రశ్నలను కలిగి ఉండటం మంచిది ఇది వివిధ స్థాయిలలోని విద్యార్థుల అవగాహనను పరీక్షించాలి నేను సాధారణంగా పేపర్లను రూపకల్పన చేస్తాను కోర్సు యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకున్న వ్యక్తికి 30 శాతం జవాబు ఇవ్వబడుతుంది కొంతవరకు కోర్సు యొక్క చాలా ముఖ్యమైన అంశాలలో మరియు వారు అలా చేస్తే వారు మరింత ఎక్కువ చేయటానికి ప్రయత్నించవచ్చు మరియు కోర్సులో ఉత్తీర్ణత సాధించవచ్చు నేను చూసే మార్గం ఇది కాబట్టి ఇక్కడ మొదటి ప్రశ్న 1ఎక్లుప్తంగా లేదా 1 పైపులోని లామినార్ మరియు కల్లోల ప్రవాహాల మధ్య సంక్షిప్తంగా విభేదిస్తుంది న్యూటోనియన్ ద్రవం మరియు బింగ్హామ్ ప్లాస్టిక్ ఇవి మీరు రవాణాపై ఒక కోర్సు చేశారో లేదో తెలుసుకోవడానికి చాలా అవసరం కాబట్టి నేను మొదట వీటిని పరీక్షిస్తాను ఇది వందలో 30 మరియు తరువాత వివిధ సమస్యలను కలిగి ఉంటుంది ఇక్కడ కవర్ చేయబడిన వివిధ స్థాయిల వద్ద క్లోజ్డ్ ఎండ్ సమస్యలు మరియు కొన్ని అత్యంత గణితశాస్త్రం కూడా ఇవి వాస్తవానికి ఇక్కడ సవాలుగా ఉన్న సమస్యలు మనం క్రిందికి వెళ్ళేటప్పుడు సవాలు స్థాయి పెరుగుతుంది ఎల్లప్పుడూ కాదు కాబట్టి పరీక్ష యొక్క రూపకల్పన లేదా ప్రశ్నపత్రం గురించి మనం పిలిచేటప్పుడు మేము గణనీయమైన ఆలోచన ఇవ్వవలసిన అవసరం మీకు ఇస్తుంది కాబట్టి మేము ఎడమ విద్యార్థులతో సహా మొత్తం తరగతి అవసరాలను తీర్చాము నేను చేయడానికి ప్రయత్నిస్తున్న పాయింట్ ఇది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే మనకు అలవాటుపడిన ఆచరణాత్మక అంశాలు మరియు సైద్ధాంతిక అంశాల మధ్య కొంత సంబంధాన్ని చూశాము అక్కడ మనం అర్థం చేసుకోగలిగే మరియు చివరికి ఉపయోగించగల చాలా సమాచారం ఉంది అలా చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి మరింత సాధారణ పరిస్థితులకు వర్తించడంలో సైద్ధాంతిక అంశాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆపై పరీక్షను సమతుల్య పద్ధతిలో రూపకల్పన చేయడం యొక్క ప్రాముఖ్యతను నేను మీకు చెప్పాను ఇక్కడ ఆగిపోదాం ఈ అధ్యాయం యొక్క తరువాతి భాగం కోసం మేము కలిసినప్పుడు దీనిని ముందుకు తీసుకెళ్దాం సైద్ధాంతిక అంశాలలోకి మరింత వెళ్దాం తిరిగి కలుదాం